మాడ్యూల్ 1 లో 16వ ఉపన్యాసానికి స్వాగతం ఈ ఉపన్యాసం కోర్సు ఫలితాలను వ్రాయడానికి సంబంధించినది దీని గురించి మనకు రెండు ఉపన్యాసాలు ఉంటాయి మునుపటి ఉపన్యాసంలో అవుట్కమ్ అసెస్మెంట్ మరియు ఇంస్ట్రుక్షన్ ల మధ్య అమరిక సాధించడంలో టాక్సానమీ పట్టిక యొక్క పాత్రను అర్థం చేసుకోవడానికి మనము ప్రయత్నించాము టాక్సానమీ పట్టిక నిజంగా కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలో మీకు చెప్పదు కానీ వ్రాసిన కోర్సు ఫలితాలను కలిగి ఉంటే ఇది అమరిక శిక్షణ మరియు మొదలైన సమస్యలను చూడటానికి ఒక ఫ్రేమ్వర్క్ను అందిస్తుంది ఇప్పుడు ప్రస్తుత ఉపన్యాసం M1U16 ప్రధాన ఫలితం ఒక కోర్సు యొక్క ఫలితాలను వ్రాసి వాటిని టాక్సానమీ పట్టికలో గుర్తించడం ఇది ఒక కోర్సు కోసం ఫలితాలను రాయడం లాంటిది ఇది పాయింట్ లేదా మాడ్యూల్ 1 యొక్క ప్రధాన లక్ష్యం ఫలిత ఆధారిత విద్య విషయంలో ఫలితాలను ఎలా వ్రాయాలి అని ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లను మీరు పరిశీలిస్తే భారతదేశంలో ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ల గ్రాడ్యుయేట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తించిన ప్రోగ్రామ్ ఫలితాల సమితిని సాధించాలి మరియు ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను విశ్వవిద్యాలయం లేదా ప్రోగ్రాం అందించే విభాగం గుర్తించింది ఇది స్వయంప్రతిపత్త సంస్థ విషయంలో ఇది విభాగం మరియు దాని అధ్యయన బోర్డు నిర్ణయిస్తుంది అయితే స్వయంప్రతిపత్త కాని సంస్థలో ఇది విశ్వవిద్యాలయ బోర్డ్ ఆఫ్ స్టడీస్ ప్రోగ్రామ్ నిర్దిష్ట ఫలితాలను గుర్తిస్తుంది PO లు మరియు PSO లు మనము చెప్పినట్లుగా కోర్సులు ప్రాజెక్టులు మరియు సహ పాఠ్యాంశాలు మరియు పాఠ్యేతర కార్యకలాపాల ద్వారా సాధించాలి దీనిలో విద్యార్థి పనితీరును అంచనా వేస్తారు ఇప్పుడు PO లు మరియు PSO లు ప్రోగ్రాం ద్వారా సాధించాలి మీరు వాటిని ఎలా సాధిస్తారు కోర్సులు ప్రాజెక్టులు మరియు కొన్నిసార్లు సహ పాఠ్యాంశాలు మరియు పాఠ్యేతర కార్యకలాపాలు మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి అవి వున్నాయి కానీ PO లు మరియు PSO లు సరిగ్గా ఉంటే వాటిని లెక్కించడానికి మీరు వాటిని అధికారికంగా చేర్చవచ్చు విద్యార్థుల పనితీరు సరిగ్గా అంచనా వేయబడుతుంది ఇది మూల్యాంకనం చేయకపోతే మరియు విద్యార్థులు కొన్ని పాఠ్యేతరఎక్స్ట్రా కరికులర్ కార్యకలాపాల్లో పాల్గొనడం మాత్రమే జరిగితే PO లు మరియు PSO ల సాధనకు మనము నేరుగా సహకరిస్తున్నామని చెప్పుకోలేము ఇప్పుడు మీరు కలిగి ఉన్న కోర్సులు విస్తృతంగా కోర్ కోర్సులు మరియు ఎలిక్టివ్లుగా వర్గీకరించబడ్డాయి మీరు ఎలెక్టివ్స్ కోర్సులను ఓపెన్ ఎలెక్టివ్స్ మరియు ప్రొఫెషనల్ ఎలెక్టివ్స్ అని ఉపవిభజన చేస్తారు కోర్ కోర్సులు విస్తృతంగా రెండు వర్గాలుగా వర్గీకరించబడ్డాయి ఒకటి ఇంజనీరింగ్ లేదా ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులు మిగిలినవి బేసిక్ సైన్సెస్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ మరియు మానేజ్మెంట్ రెండవ వర్గం కోర్సులు ఈ నాలుగు కోర్సులలో దేని క్రిందకైనా రావచ్చు మరియు PO లు మరియు PSO లు కోర్ కోర్సుల ప్రాజెక్ట్ మరియు విద్యార్థులందరూ పాల్గొనే కార్యకలాపాల ద్వారా సాధించాలి మీరు PO లు మరియు PSO లు అయిన కోర్సు ఫలితాలను వ్రాయడం గురించి మాట్లాడేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన అంశం కోర్ కోర్సులు మరియు ప్రాజెక్టులు మరియు కార్యకలాపాల ద్వారా మాత్రమే వారి అటైన్మెంట్ను లెక్కించాల్సిన అవసరం ఉంది దీనిలో విద్యార్థులందరూ పాల్గొనే అర్థంలో ఇవి ప్రతి విద్యార్థి పాల్గొనే వాటికి సంబంధించినవి ఎలిక్టివ్ యొక్క ప్రధాన సమస్య ఏమిటంటే అదే ఎలిక్టివ్ ప్రోగ్రామ్ ను విద్యార్థులందరూ తీసుకోకపోవచ్చు కాబట్టి మీరు దానిని లెక్కించలేరు మరియు చాలా ప్రదేశాలు చాలా కళాశాలలు మరియు అధ్యాపకులు దీనితో కొంచెం నిరాశ చెందుతారు ఎందుకంటే ఒక కార్యక్రమం యొక్క 18 నుండి 24 క్రెడిట్ల వరకు ఉంటాయి అటువంటి సందర్భంలో PO లు మరియు PSO ల అటైన్మెంట్ లెక్కించడంలో మనం వాటిని ఎందుకు చేర్చడం లేదు మనము ప్రయత్నించడం లేదని మరోసారి చూడాలి నేను నా ఎలిక్టివ్స్ లను బాగా చేస్తున్నాను మరియు అవి అక్రిడిటేషన్ ప్రక్రియలో లెక్కించబడనందున మీరు మార్కులు కోల్పోతున్నారని సాధారణ భావన కనుక ఇది అలా చూడకూడదు ఇది మీరు NBA అక్రిడిటేషన్ ప్రాసెస్ అని పిలిచే దాని కంటే ఎక్కువ మీరు ఎలిక్టివ్స్ కింద చేస్తున్నారు కాబట్టి NBA అక్రిడిటేషన్ ప్రక్రియ అనేది ప్రోగ్రామ్ యొక్క కనీస అవసరాన్ని చూడాలి కానీ గరిష్ట అవసరం కాదు మీరు చూడగలిగినట్లుగా ఏదైనా ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో కోర్సులు ప్రధానమైనవి 170 లో ఈ రోజు 170 నుండి 175 క్రెడిట్లు ఒక ప్రోగ్రామ్ యొక్క క్రెడిట్ లోడ్ అని అనుకుందాం ఇందులో దాదాపు 150 వరకు క్రెడిట్లు కోర్సుల ద్వారా ఉంటాయి లేదా 140 క్రెడిట్లు కోర్సులకు కేటాయించబడినది అని చెప్పవచ్చు ప్రస్తుతం ఈ కోర్సులు ఉన్న ఫార్మల్ కోర్సులు ఇప్పుడు 300 3 వంటి బహుళ ఫార్మాట్లలో ఇవ్వబడుతున్నాయి ఇది వారానికి ఉపన్యాసాల సంఖ్యకు అనుగుణంగా ఉంటుంది రెండవ అంకె ట్యుటోరియల్ కోసం వారానికి గంటలకు అనుగుణంగా ఉంటుంది మూడవ అంకె వారానికి ప్రయోగశాల సెషన్ల సంఖ్యకు అనుగుణంగా ఉంటుంది సాధారణంగా ప్రయోగశాల సెషన్ను 2 గంటలు పరిగణిస్తారు కాబట్టి 2 గంటల ప్రయోగశాల 1 క్రెడిట్ నేను 3 గంటలు చేస్తున్నాను అని 1 5 క్రెడిట్ వంటి సంఖ్యలను ఉపయోగించము కాబట్టి మీరు దీన్ని 2 గంటలు లేదా 4 గంటలు చేయాలి అలాంటప్పుడు ఇది 2 క్రెడిట్లు గా పరిగణించబడుతుంది ప్రయోగశాల 2 క్రెడిట్స్ అవుతుంది కాబట్టి మీకు వివిధ రకాల ఫార్మాట్లు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా స్వయంప్రతిపత్త కళాశాలలు మీకు 301 కలిగివుండటం వంటి గొప్ప ప్రయోజనాన్ని పొందవచ్చు అంటే వారానికి 3 ఉపన్యాస గంటలు 1 ప్రయోగశాల సెషన్ లేదా 310 లేదా 400 మీరు 200 201 కలిగి ఉండవచ్చు తక్కువ సంఖ్యలో క్రెడిట్ కోర్సులు ప్రధానంగా దాని వెడల్పును కవర్ చేయడానికి ఉపయోగించవచ్చు ఉదాహరణకు మీరు ఎవరైనా కొన్ని అంశాల గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు పూర్తి స్థాయి 3 క్రెడిట్ కోర్సు ఇవ్వవలసిన అవసరం లేదు మీకు కావాలంటే 1 క్రెడిట్ కోర్సు కూడా ఉంచవచ్చు కాబట్టి మీకు 202 001 ప్రయోగశాల స్వతంత్ర కోర్సు లేదా మీకు 102 లేదా 101 క్రెడిట్స్ ఉన్న చోట ఇది చాలా సాధారణం కాబట్టి మీరు విస్తృతమైన కోర్సులను కలిగి ఉన్నారు మరియు మీరు కోర్సు ఫలితాలను వ్రాసేటప్పుడు అందులో ఒక ప్రయోగశాల చేర్చబడి ఉంటే కోర్సు ఫలితాలు ప్రయోగశాల కార్యకలాపాలను కూడా ప్రతిబింబిస్తాయి ఇప్పుడు మేము ఇది ఇంతకు ముందే చెప్పాము ఒక కోర్సు చివరిలో వారు ఏమి చేయగలరో స్పష్టంగా ఉన్నప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకుంటారు అంటే అది చెప్పబడింది ఒక కోర్సు చివరిలో వారు ఏమి చేయగలరు అనేది కోర్సు ఫలితాల పరంగా చెప్పబడింది అసెస్మెంట్ అనేది వారు ఏమి చేయాలని భావిస్తున్నారో దానితో ఒక అమరిక ఇది కోర్సు ఫలితాలతో అసెస్మెంట్ అమరికలో ఉంటుంది ఇది మునుపటి యూనిట్లో మేము దీనిని వివరించాము టాక్సానమీ పట్టిక యొక్క అదే సెల్లో అసెస్మెంట్ కోర్సు ఫలితం ఉంటుంది అది ఖచ్చితమైన అమరిక ఇది కోర్సు ఫలితం యొక్క కాగ్నిటివ్ స్థాయి కంటే ఒక కాగ్నిటివ్ స్థాయి తక్కువగా ఉంటే అది ఆమోదయోగ్యమైనది కానీ తక్కువ అమరిక ఉంటుంది అదేవిధంగా బోధనా కార్యకలాపాలు రూపకల్పన చేయబడతాయి మరియు వారు సాధించబోయే వాటిని పొందటానికి వీలుగా వాటిని నిర్వహిస్తారు అంటే బోధన మరియు అంచనా మరియు కోర్సు ఫలితాల మధ్య అమరిక అని దాని అర్థం కాబట్టి మీరు మంచి కోర్సు ఫలితాలను కలిగి ఉన్నప్పుడు విద్యార్థులు బాగా నేర్చుకుంటారు విద్యార్థులు ఏమి చేయగలుగుతారనే దాని గురించి మీకు చాలా స్పష్టంగా ఉంది మరియు అస్సెస్మెంట్ మరియు బోధన మా కోర్సు ఫలితాలతో అమరికలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది టాక్సానమీ పట్టిక అని పిలిచే దాని ద్వారా కోర్సు ఫలితాల పాత్ర మరియు అమరిక అర్ధం అవుతుంది ఇప్పుడు మేము కోర్సు ఫలితాల గురించి అధికారికంగా చర్చిస్తాము కోర్సు ఫలితాలు అంటే విద్యార్థి ఒక కోర్సు చివరిలో ఏమి చేయగలగాలి అని తెలియజేస్తాయి మేము చాలాసార్లు చెప్పాము మరో మాటలో చెప్పాలంటే ఇది గుణాలు నైపుణ్యాలు మరియు జ్ఞానంతో సహా ప్రభావిత సామర్ధ్యం ఇక్కడ మీరు లక్షణాలను కలిగి ఉన్నారు ఈ లక్షణాల యొక్క ఏ ప్రకటన మీరు ఎఫేక్టివ్ డొమైన్ గా పిలిచే దాని క్రిందకు రావచ్చు ఇది పూర్తిగా గుర్తించబడిన కొన్ని కార్యాచరణను విజయవంతంగా నిర్వహించడానికి ఎఫేక్టివ్ సామర్ధ్యం CO యొక్క అతి ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇది కొలవగలదిగా ఉండాలి నేను అస్పష్టమైన ఉద్దేశం ఇచ్చి అస్పష్టమైన ప్రకటన రాయలేను మరియు అది చాలా స్పష్టంగా ఉండాలి మరియు ఒక విద్యార్థి ఏదో ఒకటి చేసినప్పుడు నేను ఒక కోర్సు ఫలితాన్ని చూసినప్పుడు అది కొలవగలగాలి కొలవగల విషయాలు మరియు కొలవలేని విషయాలకి సంబంధించి ఉదాహరణలను పుష్కలంగా చూస్తాము కొలత అనేది CO స్టేట్మెంట్ యొక్క ఒక ప్రధాన లేదా అతి ముఖ్యమైన అంశం మరియు దీనికి కొంత సాధన అవసరం ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులు వారి పాత అలవాట్ల కారణంగా వారి అనుభవం వలన స్టేట్మెంట్ ఇవ్వవచ్చు వారి ఉద్దేశ్యం ఆమోదయోగ్యమైనదే కానీ అది సమర్పించినప్పుడు ఆ ఉద్దేశ్యం చాలా స్పష్టంగా లేదు స్టేట్మెంట్ రాసిన విధానం నుండి స్పష్టంగా లేదు ఇది ఒక ప్రధాన అంశం మరియు ఇది అభ్యాసంతో మాత్రమే వస్తుంది ఇప్పుడు ఫలితాలను నేర్చుకోవడం కాదు లేదా ఈ రోజు మనం ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో కోర్సు ఫలితాలు అని పిలుస్తున్నాము కానీ విస్తృతంగా వర్డ్ లెర్నింగ్ ఫలితాలు మరియు బోధనా లక్ష్యాలు 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలకు పైగా విద్యకు సంబంధించిన సాహిత్యంలో ఉపయోగించబడుతున్న పదాలు 1962 లో మాగర్ ప్రకారం అతని మొదటి పుస్తకం వచ్చింది వారు ఇప్పటికే ఒక అభ్యాస ఫలితాన్ని ఎలా వ్రాయాలో నిర్వచించే యంత్రాంగాన్ని ఇచ్చారు లేదా అతను దానిని బోధనా లక్ష్యం అని పిలిచాడు రెండూ ఒకే అర్థం ఇప్పుడు మాగర్ శైలిలో 3 అంశాలు ఉన్నాయి మొదటిది పనితీరు ఫలిత ప్రకటన ఎల్లప్పుడూ అభ్యాసకుడు ఏమి చేయగలదో చెప్పాలి కాబట్టి ఫలిత ప్రకటన రాయమని చెప్పడం అంత మంచిది ఎందుకంటే ఇది విద్యార్థి ఏమి చేయగలదో దానికి సంబంధించినదిగా ఉండాలి తప్ప చాలా ఎక్కువ చెప్పడం లేదు ఆపై కండిషన్ ని పరిగణించాలి పనితీరు బాగా ఉండే ఏదైనా దానికి సమందించి ముఖ్యమైన పరిస్థితులను వివరిస్తుంది మీరు చేయవలసి ఉంది విద్యార్థి కొన్ని పరిస్థితులలో ఏదైనా చేయగలగాలి ఉదాహరణకు ఒక నిర్దిష్ట విధానాన్ని ఉపయోగించి మీరు సమస్యను పరిష్కరించాలి అంటే విద్యార్ధి ఉపయోగించాలని అనుకున్న విధానం ఇక్కడ షరతు గా భావిస్తాము షరతు అనేది ఒక నిర్దిష్ట పరికరాన్ని ఉపయోగించి కొన్ని వేరియబుల్ యొక్క కొంత విలువను ప్రదర్శించడం లేదా నిర్ణయించడం మీరు ఒక సమస్యను పరిష్కరిస్తారు లేదా ముందుగా పేర్కొన్న సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఏదైనా అనుకరించండి కాబట్టి ముందుగా పేర్కొన్న సాఫ్ట్వేర్ లేదా పేర్కొన్న పరికరాలు లేదా ఒక విధానం అవి షరతులుగా మారతాయి మరియు ఇక్కడ మాగర్ స్వయంగా గుర్తించారు ఒక షరతు ఉంటే అప్పుడు మాత్రమే మీరు చేర్చాలి షరతులు లేకపోతే ఫలిత ప్రకటన యొక్క రెండవ భాగం ఐచ్ఛికం అదేవిధంగా క్రైటీరియన్ ని చూద్దాము మళ్ళీ సాధ్యమైనప్పుడల్లా ఫలితం ఆమోదయోగ్యమైనదిగా పరిగణించబడటానికి అభ్యాసకుడు ఎంత బాగా పని చేయాలో వివరించడం ద్వారా ఆమోదయోగ్యమైన పనితీరు యొక్క ప్రమాణాన్ని వివరిస్తుంది కాబట్టి సంగీతం లేదా క్రీడలు వంటి కొన్ని కోర్సులలో ప్రమాణాలు చాలా స్పష్టంగా ఉన్న చోట అంగీకారం యొక్క ప్రమాణం ఉంటుంది కొన్ని సందర్భాల్లో చాలా సందర్భాల్లో వాస్తవానికి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లలో అవి ఐచ్ఛికం అవుతాయి ప్రయోగశాల ప్రయోగం ఎక్కడ జరగాలి మరియు మీరు నిర్దిష్ట ఖచ్చితత్వంతో ఫలితాలను పొందాలి 'ఖచ్చితత్వం' యొక్క ఆ అవసరం ప్రమాణం అవుతుంది మరియు మరోసారి ప్రకటన సాధ్యమైనప్పుడల్లా అర్హత పొందుతుంది కాబట్టి షరతు మరియు ప్రమాణం అవి లేనట్లయితే అవి ఐచ్ఛిక అంశాలు మాగర్ ప్రకారం ఉన్న ఏకైక భాగం పనితీరు కాబట్టి మీరు పనితీరు అని చెప్పినప్పుడు అది లెర్నింగ్ అవుట్కమ్ కి సంబంధించి మరొక పదం లాంటిది ఇప్పుడు వారు 3 అంశాలను అందించిన అండర్సన్ బ్లూమ్ ప్రకారం ఏదైనా కోర్సు ఫలితం లేదా ఏదైనా అభ్యాస ఫలితం మీకు సాధారణ స్టెమ్ ని కలిగి ఉంటుందని వారు అంటున్నారు "విద్యార్థి చేయగలగాలి" వాస్తవానికి మీరు ప్రతి కోర్సు ఫలిత ప్రకటన ముందు ఆ స్టెమ్ వ్రాయవలసిన అవసరం లేదు మీరు దానిని ఎగువన వ్రాసి కోర్సు ఫలితాలు క్రింద తగినంతగా వ్రాస్తే ఏ విద్యార్థి అయినా ఏదైనా చేయగలిగే ఫలితాన్ని కలిపి చదవవచ్చు ఈ స్టెమ్ తరువాత క్రియ పదబంధం మరియు పదబంధం యొక్క ఆబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి అవి ఉపయోగించిన పదాలు ఏదైనా జ్ఞాన స్థాయికి చెందిన మానసిక ప్రక్రియను గుర్తుంచుకోండి అర్థం చేసుకోండి వర్తించండి విశ్లేషించండిఅనలైజ్ మూల్యాంకనం చేయండిఎవాల్యుయేట్ మరియు సృష్టించండిక్రియేట్ ఆరు అభిజ్ఞా స్థాయిలు లేదా ఆరు అభిజ్ఞా ప్రక్రియలను చర్య క్రియల సమితి ద్వారా గుర్తించవచ్చని మేము ఇప్పటికే వర్గీకరణలో చూశాము కొన్ని చర్య క్రియలు మీరు రెండింటి మధ్య సాధారణమైనవిగా అనిపించవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు అర్థం చేసుకోవడం మరియు విశ్లేషించడం మధ్య పదునైన గీతను గీయడం కష్టం కొన్నిసార్లు కష్టం కాబట్టి మనం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అభిజ్ఞా స్థాయిలలో సాధారణమైన కొన్ని పదాలను కనుగొనవచ్చు మరియు మూడవ భాగం పదబంధం యొక్క ఆబ్జెక్ట్ జ్ఞానం యొక్క రకాన్ని తెలుపుతుంది అండర్సన్ మరియు బ్లూమ్ నాలుగు సాధారణ జ్ఞాన వర్గాలను మాత్రమే గుర్తించారు కాబట్టి అండర్సన్ మరియు బ్లూమ్ ప్రకారం కోర్సు ఫలితం యొక్క మూడవ భాగం అండర్సన్ మరియు బ్లూమ్ ప్రకారం నేర్చుకునే ఫలితం క్రియ పదబంధాన్ని మరియు జ్ఞానం యొక్క రకాన్ని కలిగి ఉంటుంది కాబట్టి మేము ఈ రెండు మాగర్ శైలిని మరియు అండర్సన్ బ్లూమ్ యొక్క పదబంధాన్ని మరియు వస్తువును మన వర్తమానంలో మిళితం చేస్తున్నాము మేము అభ్యాస ఫలితాల కోసం ఒక నిర్మాణాన్ని ప్రతిపాదిస్తున్నాము మేము షరతు మరియు ప్రమాణం యొక్క ఐచ్ఛికతను నిలుపుకుంటాము కాబట్టి కొన్ని సందర్భాల్లో ఆ ఐచ్ఛికతను నిలుపుకున్నాము మరొకటి ప్రతిపాదిత నిర్మాణ ప్రకటన ఇది కాగ్నిటివ్ ఎఫెక్టివ్ లేదా సైకోమోటర్ డొమైన్లలో ఉండవచ్చు ఇది యాక్షన్ నాలెడ్జి కండిషన్ మరియు క్రైటీరియన్ లను కలిగి ఉంటుంది ప్రతిపాదిత నిర్మాణం యొక్క నాలుగు అంశాలు ఉన్నాయి వీటిలో రెండు ఐచ్ఛికంఆప్షనల్ CO స్టేట్మెంట్ యొక్క నిర్మాణాన్ని పరిశీలిద్దాం చర్య అభ్యాసకుడు చేయవలసిన కాగ్నిటివ్ ఎఫెక్టివ్ సైకోమోటర్ కార్యాచరణను సూచిస్తుంది చర్య క్రియ ద్వారా సూచించబడుతుంది అప్పుడప్పుడు రెండు సంబంధిత కాగ్నిటివ్ ప్రక్రియ లేదా ప్రక్రియలను సూచిస్తుంది కాబట్టి ఇది ఇదే మరియు మేము ఎఫెక్టివ్ మరియు సైకోమోటర్ కార్యాచరణను చూడము మేము ఇంతకుముందు సమర్పించినట్లుగా ప్రభావవంతమైన మరియు సైకోమోటర్ డొమైన్లతో గుర్తించబడిన చర్య క్రియలు కూడా ఉన్నాయి కానీ మన దృష్టి ప్రస్తుతం కాగ్నిటివ్ కార్యకలాపాలపై ఉంది అప్పుడు జ్ఞానం 4 లేదా 8 జ్ఞాన వర్గాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నుండి నిర్దిష్ట జ్ఞానాన్ని సూచిస్తుంది ఇది సాధారణ వర్గాలు అయితే మనకు 4 ఉన్నాయి అయితే ఇంజనీరింగ్ అయితే మనం అదనంగా 4 ని జతచేస్తున్నాము మరియు అది 8 వర్గాల జ్ఞానం అవుతుంది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వాస్తవానికి మీరు ఈ 8 జ్ఞాన వర్గాల నుండి తీసుకోవచ్చు కండిషన్ అభ్యాసకుడు అనుసరించాల్సిన ప్రక్రియను సూచిస్తుంది లేదా చర్య చేయవలసిన పరిస్థితిని సూచిస్తుంది ఇది CO స్టేట్మెంట్ యొక్క ఐచ్ఛిక అంశం చర్య కి సంబంధించిన ఆమోదయోగ్యత స్థాయిలను వివరించే పారామితులను 'క్రైటీరియా' సూచిస్తుంది ఇది ఐచ్ఛిక అంశం మీ దగ్గర ఇదే ఉంది CO స్టేట్మెంట్ను పునరుద్ఘాటించడానికి CO స్టేట్మెంట్లో నాలుగు అంశాలు ఉండవచ్చు వాటిలో రెండు తప్పనిసరి మరియు రెండు ఐచ్ఛికం తప్పనిసరి అంశాలు చర్య మరియు జ్ఞానం మరియు ఐచ్ఛిక అంశాలు పరిస్థితి మరియు 'క్రైటీరియా మీరు గమనించినట్లైతే ఇవి వ్రాయబడ్డాయి వీటికి ప్రపంచవ్యాప్తంగా కొంచెం వివాదాస్పదం ఉంది కొన్ని సందర్భాల్లో వారు బహుళ చర్య క్రియలను ఉపయోగించారు కొన్నిసార్లు రెండు మరియు ఆధిపత్యం ఒకటి కాబట్టి మా ప్రస్తుత స్థానం ఒకటి కంటే ఎక్కువ చర్య క్రియలను ఉపయోగించాల్సిన అవసరం చాలా సాధారణం కాదు మీరు ఏదైనా బాగా వ్రాస్తే ఒక యాక్షన్ వర్బ్ చాలా పరిస్థితులను జాగ్రత్తగా చూసుకుంటుంది అప్పుడప్పుడు మీకు రెండు యాక్షన్ వర్బ్ లు అవసరమయ్యే పరిస్థితి వస్తుంది మరియు రెండు ఫలితాలను ఒకదానితో ఒకటి కలపడం నిత్యకృత్యంగా ఉపయోగించకూడదు మీరు ఒక కోర్సు కోసం ఆరు ఫలితాలను వ్రాయవలసి ఉందని మరియు మీరు వ్రాయలేరని చెప్పండి మీరు రెండు స్టేట్మెంట్లతో వస్తున్నారు మీరు వాటిని మిళితం చేయలేరు మరియు రెండు యాక్షన్ వర్బ్ లను వాడండి మరియు ఒకే వాక్యాన్ని వ్రాయలేరు కాబట్టి రెండు CO లను ఒకదానితో ఒకటి కలపడానికి ఇది ఒక కళాకృతిగా ఉపయోగించకూడదు ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం "ఫండ్ ప్రవాహం మరియు నగదు ప్రవాహాన్ని ఉపయోగించి ఆర్థిక నివేదికను సిద్ధం చేసి వివరించండి" ఇప్పుడు ఏమి జరుగుతుంది ఇందులో రెండు అంశాలు ఉన్నాయి ఆర్థిక ప్రకటన షరతు ఫండ్ ప్రవాహం మరియు నగదు ప్రవాహాన్ని ఉపయోగిస్తోంది జ్ఞాన మూలకం ఆర్థిక ప్రకటన ఇప్పుడు ఒక విద్యార్థి అందించిన డేటా నుండి ఆర్థిక నివేదికను సిద్ధం చేయాలి అది కూడా అవసరమైన ఫలితం అది సాధించాల్సిన అవసరం ఉంది మరియు మీరు సంస్థ యొక్క పనితీరును ఆర్థిక నివేదిక ద్వారా వివరించాలనుకుంటున్నారు కాబట్టి రెండూ సమానంగా ముఖ్యమైనవి మరియు అవి ఒకే వస్తువుకు ఒకే జ్ఞానానికి సంబంధించినవి మరియు తయారీ మరియు వివరణ సమానంగా ముఖ్యమైనవి మరియు రెండు ప్రక్రియలు ఒకే జ్ఞాన అంశాలకు సంబంధించినవి వాస్తవానికి మీరు ఫండ్ ప్రవాహం మరియు నగదు ప్రవాహాన్ని ఉపయోగించి ఆర్థిక ప్రకటన రాయాలి కాబట్టి దయచేసి రెండు యాక్షన్ వర్బ్ లను నిత్యకృత్యంగా కాకుండా మినహాయింపుగా పరిగణించండి పైపింగ్ నెట్వర్క్లలో ద్రవ ప్రవాహంతో సంబంధం ఉన్న పెద్ద మరియు చిన్న నష్టాలను లెక్కించండి అది CO స్టేట్మెంట్ మీరు దీనిలోని అంశాలను పరిశీలిస్తే యాక్షన్ లెక్కించడానికి సంబంధించినది ఇది కాగ్నిటివ్ ప్రక్రియ ' అప్లై'కు చెందినది మరియు పైపింగ్ నెట్వర్క్లలో ద్రవ ప్రవాహంతో సంబంధం ఉన్న పెద్ద మరియు చిన్న నష్టాలు జ్ఞానం ఇక్కడ మీరు కంప్యూటింగ్ చేస్తున్నారు కాబట్టి విధానపరమైన జ్ఞానం ఉంది మరియు దానిలో భావనలు ఉన్నాయి కనుక ఇది సంభావిత మరియు విధానపరమైన జ్ఞానం ఉంది మరియు మేము ఎటువంటి షరతులు పెట్టలేదు మేము ఎటువంటి ప్రమాణాలు పెట్టలేదు మరొక నమూనా ఫోర్స్ మరియు యాక్సలరేషన్ కి లోబడి కఠినమైన వస్తువుల ఇచ్చిన యాంత్రిక వ్యవస్థ యొక్క డైనమిక్ అసమతుల్య పరిస్థితులను నిర్ణయించండి ఇప్పుడు చర్య "నిర్ణయించు" అది ఇప్పటికీ వర్తిస్తుంది జ్ఞానం డైనమిక్ అసమతుల్య పరిస్థితులు డైనమిక్ అసమతుల్య పరిస్థితులను నిర్ణయించడం ప్రధాన సమస్య సంభావిత మరియు విధానపరమైనది ఇక్కడ షరతు ఏమిటంటే ఫోర్స్ మరియు యాక్సలరేషన్ లోబడి కఠినమైన వస్తువుల యాంత్రిక వ్యవస్థ ఇవ్వబడుతుంది మరియు ఇందులో ప్రమాణం లేదు మూడవ నమూనా హైవ్ మరియు పిగ్ స్క్రిప్ట్లను ఉపయోగించి హడూప్ క్లస్టర్లో డేటాను ప్రాసెస్ చేయండి యాక్షన్ అనేది ఒక ప్రక్రియ ఇది మీరు డేటాను ప్రాసెస్ చేస్తున్నారు ఆ డేటాతో ఏదో చేస్తున్నారు కనుక ఇది అప్లై క్రిందకి వస్తుంది జ్ఞానం హడూప్ క్లస్టర్లోని డేటా కనుక ఇది సంభావిత కాన్సేప్చువల్ మరియు విధానపరమైనది మరియు మీరు అందులో హైవ్ మరియు పిగ్ స్క్రిప్ట్లను ఉపయోగించాల్సి ఉంటుంది అదే షరతు మరియు ప్రమాణం ఏదీ లేదు మరొక నమూనా TINA TI ని ఉపయోగించి అనుకరణ ద్వారా వోల్టేజ్ నియంత్రిత ఓసిలేటర్లలోని అన్ని పారామితుల ప్రభావాన్ని అర్థం చేసుకోండి యాక్షన్ వర్బ్ చెప్పినట్లు ఇప్పుడు చర్య అర్థం చేసుకోండిఅండర్స్టాండ్ మరియు జ్ఞానం అనేది వోల్టేజ్ నియంత్రిత ఓసిలేటర్లలోని అన్ని పారామితుల ప్రభావం వోల్టేజ్ నియంత్రిత ఓసిలేటర్ ఒక అభిప్రాయం నెట్వర్క్ కాబట్టి ఆ మేరకు అధ్యయనం చేసే ప్రధాన సాధనం మరియు నాన్ లీనియర్ సర్క్యూట్ అనుకరణ అనలాగ్ సర్క్యూట్లను అనుకరించటానికి ఉద్దేశించిన సాఫ్ట్వేర్ ప్యాకేజీ అయిన TINA TI ని ఉపయోగించి మీరు ఆ అనుకరణను చేయాలి కనుక ఇది నమూనా 4 ఈ నాలుగు నమూనాలు మీకు కోర్సు ఫలిత ప్రకటనల యొక్క కొన్ని లక్షణాలను అందిస్తాయి కానీ ఇంకా చాలా ఉన్నాయి తరువాత యూనిట్లో మేము అన్వేషిస్తాము ఇప్పుడు వ్రాసిన తరువాత మేము ఈ CO లను ABV పట్టికలో గుర్తించాలి ABV మేము దీనిని అండర్సన్ బ్లూమ్ విన్సెంటి టాక్సానమీ పట్టిక అని పిలుస్తున్నాము ఇప్పుడు మీరు గమనించినట్లైతే మేము వ్యవహరిస్తున్న రెండు జ్ఞాన వర్గాలు ఉన్నాయి ఇక్కడ రెండు వర్గాల క్రింద నమూనాలు వస్తాయి S1 S2 S3 మూడు నమూనాలు వర్తించు సంభావితకాన్సెప్చువల్ వర్తించు మరియు విధానంలో ఉన్నాయి నమూనా 4 అండర్స్టాండ్ అండ్ కాన్సెప్చువల్ కింద వస్తుంది అదేవిధంగా మీరు వర్గీకరణ పట్టికలో CO లను కనుగొంటారు ఇప్పుడు మీరు వాటిని ఎలా గుర్తించగలరు కోర్సు సైన్స్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ లేదా మేనేజ్మెంట్కు చెందినది అయితే 6 బై 4 టేబుల్ అయిన అండర్సన్ బ్లూమ్ టాక్సానమీ టేబుల్లో CO లను గుర్తించండి ఇంజనీరింగ్ మరియు ఇంజనీరింగ్ శాస్త్రాలకు చెందిన కోర్సులలో 6 బై 8 టేబుల్ ఉన్న ABV టాక్సానమీ పట్టికలో CO లను గుర్తించండి అదే తేడా ఇప్పుడు ప్రస్తుత అవగాహన ఆధారంగా CO లేదా కోర్సు ఫలితం యొక్క ప్రస్తుత అవగాహన ఆధారంగా కోర్సు ఫలితాల యొక్క అనేక లక్షణాలను మేము చూడబోతున్నప్పటికీ మీకు తెలిసిన కోర్సుల నుండి అందించబడిన నిర్మాణంలో మూడు కోర్సు ఫలితాలను రాయండి మరియు వాటిని ABV టాక్సానమీ పట్టికలో గుర్తించండి మీలో చాలా మంది ఇంజనీరింగ్ ఉపాధ్యాయులు కాబట్టి మీకు తెలిసిన లేదా ఇప్పటికే బోధించిన కోర్సులలో రెండింటిని ఎంచుకుని మూడు కోర్సు ఫలితాలను రాయడానికి ప్రయత్నించండి కోర్సు ఫలితాల యొక్క అదనపు లక్షణాలు మేము తదుపరి మాడ్యూల్లో తదుపరి యూనిట్లో చర్చిస్తాము కాబట్టి తరువాతి యూనిట్ దాని యొక్క ఆధిపత్య అంశం మీకు అందించిన కోర్సు ఫలితాలను కలిగి ఉంటే లోపాలను గుర్తించడం ఎందుకంటే కోర్సు ఫలితాలను వ్రాసేటప్పుడు మీరు అనేక ఆపరేట్ లోపాలు పేర్కొన్న షరతులను అనుసరించాల్సి ఉంటుంది వాటిలో ముఖ్యమైనది కొలతమెజరబిలిటీ మీరు శ్రద్దగా విన్నందుకు చాలా ధన్యవాదాలు